మరొక సమస్యని చూసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పటి వరకు మనం చర్చించిన చాలా సమస్యలు అన్నీ DC సర్క్యూట్కి సంబంధించినవి DC సర్క్యూట్ని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పట్టదు అదే సింగిల్ ఫేస్ మరియు 3 ఫేస్ల సర్క్యూట్లకు తక్కువ ఉదాహరణలు ఇస్తాను ఎందుకంటే ఇందులో సంక్లిష్ట సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న సిద్ధాంతం మనం చదువుకున్న సిద్ధాంతాలు సూత్రాలు వీటన్నింటినీ AC సర్క్యూట్లకి కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్నింటినీ AC సర్క్యూట్లకి కూడా ఉపయోగించవచ్చు కానీ ఉదాహరణలు చాలా తక్కువ క్షమించండి మనం చర్చించే ఉదాహరణల సంఖ్య తక్కువగా ఉంటుంది అందుకే మీకు ఎటువంటి అస్పష్టత ఉండకూడదు అని వివిధ DC సర్క్యూట్ల ఉదాహరణలు చూస్తున్నాము ఇప్పుడు సమస్య ఏమిటో చూద్దాం కాబట్టి సర్క్యూట్ ఈ విధంగా ఉంది ఇది 3 12 అనే ఉదాహరణ ఇక్కడ కనిపించే సమస్యలో మనం ఏం కనుక్కోవాలి అంటే ఒక్క క్షణం ఆగండి మనం నోడ్1 వద్ద v1 విలువ నోడ్2 వద్ద v2 విలువ మరియు నోడ్3 వద్ద v3 విలువ ఈ 3 నోడ్ల వోల్టేజ్లు కనుక్కోవాలి మరియు ఇక్కడ ఉన్న i2 కరెంట్ విలువ తెలుసుకోవాలి సర్క్యూట్ని పరిష్కరించి ఇవి మనం కొనుక్కోవాల్సిన 4 విలువలు మరియు ఇక్కడ i1 కరెంట్ ఇవ్వబడింది ఇతర శాఖల కరెంట్ విలువలు ఇవ్వబడలేదు కానీ మనం ఆ కరెంట్కి ఏదో పేరు పెట్టి తదనుగుణంగా ఈ సమస్యను పరిష్కరించాలి ఈ ఉదాహరణలో ఇక్కడ ఉన్న ఈ శాఖ లో కరెంట్ని i3 అనుకుంటే ఇది ఈ దిశలో ఉంది మరియు ఇక్కడ ఉన్న కరెంట్ i4 మరియు ఇక్కడ ఉన్న కరెంట్ i5 అనుకుందాము చాలా ఉదాహరణలు చేశాను కనుక కొన్నింటిలో కరెంట్ గుర్తించలేదు కాబట్టి మీరు తరువాత చూస్తే ఈ i3 i4 i5 కరెంట్లు లేకుండా నేరుగా సమీకరణాలను వ్రాసాను కానీ ఇప్పుడు మీకు వివరించడానికి ప్రతిదీ వ్రాస్తున్నాను మొదట మనం i1 కరెంట్ని తీసుకుందాము ఈ సర్క్యూట్లో మొదట మనకు తెలియాల్సిన విషయం ప్రారంభంలో మనం ప్రతి నోడ్ వద్ద వోల్టేజ్ ని రిఫరెన్స్ పరంగా చెప్పాము ఈ రిఫరెన్స్ నోడ్నీ మనం గ్రౌండ్ అని కూడా అంటాము కాబట్టి రిఫరెన్స్ నోడ్ వోల్టేజ్ v0 0 మొదట మనం ఈ సర్క్యూట్లోని v1 యొక్క సమీకరణాన్ని కనుక్కోవాలి మీరు అర్ధం చేసుకోవడానికి నేను మరలా వ్రాస్తాను నేను మళ్ళీ గీస్తాను వాస్తవానికి ఇక్కడ కనిపించేది రిఫరెన్స్ వోల్టేజ్కి సంబంధించి ఇది మన v1 వోల్టేజ్ దీని అర్ధం ఏమిటంటే ఇక్కడ ఉన్నది v1 అనుకుంటే ఇది ఇక్కడ ఈ చిత్రంలో చూపినట్లు ఇక్కడికి నుంచి ఇక్కడికి ఇది - గుర్తు మరియు ఇది గుర్తు కాబట్టి ఇప్పుడు మనం దీనిని పరిష్కరించడానికి KVLను ఉపయోగించాలి ఈ విధంగా KVLను వర్తింపచేస్తే మీకు ఇది అర్ధం కాకపోతే మీరు ఇదే సర్క్యూట్ని వేరే విధంగా మీకు అర్ధం అయ్యేలా స్పష్టంగా మరోసారి గీసుకోండి ఇక్కడ కనిపించేది ఇది 12 వోల్ట్ల మూలం మరియు ఇక్కడ ఉన్నది 4 Ω నిరోధకత ఇది 4 Ω ఈ సర్క్యూట్లో ఇక్కడ ఉన్నది i1 కరెంట్ మరియు ఇది నోడ్1 ఈ 4 Ω నిరోధకత తరువాత ఈ బిందువుని నోడ్1 అనుకుందాము ఈ బిందువు రిఫరెన్స్ గ్రౌండ్కి సంబంధించి తీసుకున్నాము అందుకే దీనిని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నాము ఇది వాస్తవానికి v1 ఇప్పుడు ఈ నోడ్1 వద్ద KVL యొక్క సూత్రాన్ని ఉపయోగించండి కాబట్టి మొదట మనకు - టెర్మినల్ వచ్చింది కనుక 12 4i1 దీనిలో ఇక్కడ 4 Ω నిరోధకత మరియు ఇది i1 కరెంట్ v1 0 అందుచేత i1 కరెంట్ విలువ 4 ఇప్పుడు మనం ఈ నోడ్1 వద్ద KCL సూత్రాన్ని వర్తింపజేయాలి కాబట్టి i3నీ తీసుకుంటే i3 కరెంట్ v1 మరియు v3 మధ్యలో ప్రవహిస్తోంది మరియు ఇక్కడ నిరోధకతవిలువ 6 కాబట్టి i3 6 అదేవిధంగా i4 కరెంట్నీ తీసుకుంటే ఈ నిరోధంవిలువ 6 కనుక i4 విలువ 6 వీటన్నిటిని నోడ్1 దగ్గర వాడితే i1 కరెంట్ నోడ్ లోపటికి వస్తోంది మరియు i3 i4 కరెంట్లు బయటికి వెళ్తున్నాయి కనుక KCL ప్రకారంగా i3 i4 మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ వ్రాస్తున్నాను దీని అర్థం నోడ్1 వద్ద KCL సూత్రం ఉపయోగిస్తే లోపలికి వస్తున్న i1 కరెంట్ విలువ 12 - v1 4 బయటికి వెళ్ళే కరెంట్ కి సమానం ఈ కరెంట్ 6 ఇది i3 కరెంట్ ఈ దిశలో బయటికి వెళ్తోంది మరియు i4 కరెంట్ కూడా ఈ దిశలో బయటికి వెళ్తోంది కాబట్టి i4 కరెంట్ విలువ 6 కాబట్టి ఇది మన నోడ్1 వద్ద KCL సమీకరణం నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి నోడ్1 వద్ద సమీకరణం 12 - v14 v1 - v3 6 v1 - v26 ఈ విధంగా ఉంటుంది దీనిని సరళీకృతం చేస్తే 7v1 2v2 2v3 36 వస్తుంది ఇది మన సమీకరణం 1 అదేవిధంగా నోడ్2 వద్ద KCL సమీకరణం వర్తింప చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నది i4 కరెంట్ మరియు ఇక్కడ కనిపించేది i3 కరెంట్ మరియు ఇక్కడ ఉన్నది i5 కరెంట్ మరియు ఇక్కడ మరొక కరెంట్ మూలం ఉంది దీని విలువ 2 ఆంపియర్లు ఇప్పుడు మనం ఇక్కడ KCLని ఉపయోగించాలి ఇక్కడ ఉన్నది i1 కరెంట్ మరియు మరొక i5 కరెంట్ ఉంది ఇక్కడ ఉన్న కరెంట్ i6 కాబట్టి నోడ్2 వద్ద KCLను వర్తింపజేస్తే ఇక్కడ i4 కరెంట్ నోడ్2 లోపలికి వస్తోంది కనుక లోపలికి వచ్చే i4 కరెంట్ విలువ నోడ్ నుండి బయటికి వెళ్ళే i6 మరియు i2 కరెంట్లకి సమానం i4 i6 i2 ఇది నోడ్ 2 వద్ద KCL యొక్క సమీకరణం వర్తింపచేస్తున్నారు ఈ సంధర్భంలో i4 6 దీని విలువ బయటికి వెళ్ళే i6 కరెంట్ అంటే v2 - v3 6 i2 కరెంట్ దీని విలువ v2 - 0 12 ఇందులో i2 కరెంట్ v2 మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య 12 Ωల నిరోధకత ద్వారా ప్రవహిస్తోంది రిఫరెన్స్ నోడ్ విలువ సున్నా కాబట్టి నోడ్2 వద్ద KCLను ఉపయోగిస్తే ఈ సమీకరణం వస్తుంది దీనిని శుభ్రపరుస్తాను నోడ్2 వద్ద ఇది KCLను ఉపయోగిస్తే వచ్చిన ఇది మన సమీకరణం కాబట్టి v1 v2 6 v2 12 v2 v36 దీనిని సరళీకృతం చేస్తే 2 v1 5 v2 2v3 0 వస్తుంది ఇది మన సమీకరణం 2 అదేవిధంగా నోడ్3 వద్ద మన సర్క్యూట్లోని నోడ్3 వద్ద KCLని ఉపయోగించాలి కాబట్టి KCL సూత్రం ప్రకారంగా నోడ్3 వద్ద చూస్తే 2 ఆంపియర్ల కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది ఇక్కడ 2 ఆంపియర్ల కరెంట్ నోడ్3 లోపలికి ప్రవహిస్తోంది మరియు i2 i3 కరెంట్లు కూడా ఉన్నాయి నోడ్ వద్ద i3 కరెంట్ లోపలికి వస్తోంది మరియు మరో కరెంట్ i6 కూడా లోపలికి ప్రవహిస్తోంది మరియు ఈ కరెంట్ i5 నోడ్ నుండి బయటికి ప్రవహిస్తోంది కాబట్టి ఇప్పుడు నోడ్3 వద్ద KCLను ఉపయోగిస్తే సమీకరణం 2 ఆంపియర్ల కరెంట్ లోపటికి వస్తుంది i3 కరెంట్ కూడా లోపలికి వస్తుంది i6 i5 అదేవిధంగా ఇప్పుడు మనం కరెంట్ని వోల్టేజ్ రూపంలో వ్రాయాలి i3 v1 - v26 మరియు i6 6 మరియు i5 v312 ఎందుకంటే ఇది రిఫరెన్స్ నోడ్గ్రౌండ్ వద్ద ఉంది వీటిని సరళీకృతం చేస్తే మనకు ఈ సమీకరణం వస్తుంది ఇది నోడ్3 సమీకరణం కాబట్టి నోడ్ 3 వద్ద KCL సమీకరణం వ్రాసుకొని దానిని సరళీకృతం చేస్తే ఈ సమీకరణం 3 వస్తుంది ఇప్పుడు ఈ 1 2 3 సమీకరణాలను పరిష్కరించండి దీనికి క్రామర్స్ నియమంcramer's rule లేదా మరేదైనా పద్ధతిని ఉపయోగించవచ్చు ఈ సమీకరణాలను పరిష్కరించడానికి క్రామర్ నియమంలో మనం చెప్పుకున్న AX B సమీకరణం వచ్చేలా ఈ విధంగా వ్రాసాను దీనిలో X v v1 v2 v3 కాబట్టి మనకి సమాధానం v1 12 వోల్ట్లు v2 727 వోల్ట్లు ఒక్క క్షణం ఆగండి కాబట్టి ఇది v1 ఇది v2 మరియు v3 967 వోల్ట్లు మరియు i1 కరెంట్ 12 - v14 కాబట్టి i1 కరెంట్ విలువ 0 ఆంపియర్లు మరియు 4 Ω నిరోధకం ద్వారా వెదజల్లిన పవర్ విలువ 0 మరియు మిగిలిన 5 నిరోధకతల వద్ద పవర్ విలువ కనుక్కోవాలి కాబట్టి ఈ మిగిలిన 5Ω నిరోధకతల పవర్ ఇక్కడ నేను వ్రాసాను ఒక్క క్షణం ఆగండి కాబట్టిసర్క్యూట్లో 5 నిరోధకతలు ఉన్నాయి అవి 4 Ω 6 Ω 6 Ω 6 Ω మరియు ఇందాక మనం i1 కరెంట్ 0 అని చూసాము కనుక ఈ i1 కరెంట్ ప్రవహించే ఈ 4 Ωల నిరోధకతల దగ్గర వెదజల్లే పవర్ విలువ 0 కాబట్టి 1 2 3 4 5 ఇలా 5 నిరోధకతలు ఉన్నాయి కాబట్టి నేను మీ అభ్యాసము కొరకు వ్రాసాను ఈ 5 నిరోధకతల దగ్గర వెదజల్లే పవర్ నేను వ్రాసిన సమీకరణం మీరు ప్రయత్నించండి ఇది చాలా సులువుగా చేయవచ్చు ప్రాధమికంగా కరెంట్ విలువ కనుక్కొని దానిని i2 చేసి ఆ కరెంట్ ప్రవహించే శాఖ యొక్క నిరోధకతతో గుణించాలి ఆ ప్రకారంగా చేస్తే ఈ సమీకరణం వస్తుంది ఇది మీకు అభ్యాసం మీరు ప్రయత్నించండి ఈ సమీకరణంలో v1 v2 v3 విలువలు తీసుకుంటే మనకి సమాధానం 27 428 వాట్లు వస్తుంది మరియు 2 ఆంపియర్ల కరెంట్ మూలం వద్ద వోల్టేజ్ విలువ 967 వోల్ట్లు వస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను 2 ఆంపియర్ల కరెంట్ మూలం నుండి వచ్చే పవర్ 967 2 అంటే v i కాబట్టి ఈ కరెంట్ మూలం వద్ద ఉన్న వోల్టేజ్ v3 ఎందుకంటే మీరు ఈ సర్క్యూట్ని చూస్తే ఇక్కడ ఉన్నది v3 ఇక్కడ ఉన్నది వాస్తవానికి v3 వోల్టేజ్ నేను దీనిని ఇక్కడ వ్రాస్తాను నేను దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది v3 వోల్టేజ్ మరియు ఈ కరెంట్ 2 ఆంపియర్లు లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే పవర్ 2 v3 కాబట్టి నేను ఇది శుభ్రపరుస్తాను కాబట్టి అందువల్ల 967 2 దీని విలువ 27 42 వాట్లు మరియు ఇక్కడ కూడా 27 42 వాట్లు ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం పవర్ ఒకే కరెంట్ మూలం నుండి వస్తోంది ఎందుకంటే ఇక్కడ i1 0 దీని నుంచి వచ్చే పవర్ వోల్టేజ్ మూలం విలువ 12i1 కానీ i1 విలువ సున్నా కాబట్టి ఈ సర్క్యూట్ కాన్ఫిగరేషన్ ప్రకారంగా వోల్టేజ్ మూలం నుండి ఎటువంటి పవర్ రావడం లేదు కాబట్టి మొత్తం పవర్ కరెంట్ మూలం నుండి మాత్రమే వస్తుంది కాబట్టి ఇప్పుడు మరొక సమస్యను పరిష్కరిద్దాము ఈ 3 18 చిత్రంలోని సర్క్యూట్ యొక్క v1 v2 i1 i2 i3 మరియు i4 విలువలను నోడ్ విశ్లేషణ ఉపయోగించి కనుక్కోవాలి కాబట్టి ఇది మన సర్క్యూట్ ఇందులో మనం i1 i2 i3 i4 కరెంట్లు మరియు v1 v2 వోల్టేజ్ కనుక్కోవాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దీనిని ఎలా పరిష్కరించాలి ఇక్కడ ఒక వోల్టేజ్ మూలం ఉంది మరియు ఇక్కడ రెండు నాన్ రిఫరెన్స్ నోడ్లు v1 v2 ఉన్నాయి మరియు ఒక నిరోధకత ఉంది దీని విలువ 2 Ω కాబట్టి మనం ముందుగా ఈ 2 Ω నిరోధకత నుండి ప్రవహించే కరెంట్ i2 ని కనుగొనాలి ఈ సర్క్యూట్ని పరిష్కరించడంలో ముందు మనం ఈ i2 కరెంట్ని కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ క్రింద ఉన్నది రిఫరెన్స్ వోల్టేజ్ దీనిని v0 అని కూడా పిలుస్తాము దీని విలువ సున్నా మరియు ఇది v1 మరియు ఇక్కడ ఉన్నది v2 అంటే ఈ వోల్టేజ్ని మనం ఈ విధంగా గుర్తులు పెట్టుకోవచ్చు మరియు ఇక్కడ మరొక వోల్టేజ్ ఉంది దీనిని v2 అనుకున్నాము కాబట్టి ఈ v2 వోల్టేజ్ని గుర్తులు పెట్టుకున్నాము కాబట్టి ఈ వోల్టేజ్లు v1 v2 రిఫరెన్స్ నోడ్కి సంబంధించి తీసుకున్నవి ఈ నోడ్ వోల్టేజ్లు గ్రౌండ్కి సంభందించి తీసుకున్నాము కాబట్టి మొదట మనం i2 కరెంట్ విలువ కనుక్కోవాలి కనుక KVLను ఉపయోగించాలి కాబట్టి ఇక్కడ సవ్య దిశలో లేదా అపసవ్య దిశలో తీసుకోవచ్చు సమాధానం మాత్రం రెండిటికి ఒక్కటే వస్తుంది కాబట్టి నేను దీనిని ఈ విధంగా తీసుకుంటే KVL సమీకరణం ఎలా ఉంటుందో చూద్దాము నేను ఇక్కడ వ్రాస్తున్నాను 2 i2 ఎందుకంటే ఇక్కడ ప్రవహించే కరెంట్ i2 మరియు ఇక్కడ గుర్తు వచ్చింది ఇది గుర్తు కనుక v2 వోల్టేజ్ తరువాత ఇక్కడ - గుర్తు ముందు ఉంది ఇది v1 ఈ విధంగా ఉంది కాబట్టి సవ్య దిశలో తీసుకున్నాము కనుక మొదట మనకు గుర్తు వస్తుంది కాబట్టి 32 0 నేను దీనిని ఇక్కడ వ్రాస్తున్నాను దీని అర్ధం 2i2 v1 v2 - 32 అనే సమీకరణం నుంచి i2 కరెంట్ విలువ పొందడానికి v1 v2 - 32ను 2తో భాగించాలి ఇది i2 యొక్క సమీకరణం మొదట మనం ఈ i2 కరెంట్ యొక్క సమీకరణాన్ని అర్ధం చేసుకోవాలి కాబట్టి i2 2 ఇంతకుముందు ఇలాంటి ఉదాహరణలు చూసాము కనుక దీనిని సులువుగా ఎటువంటి గందరగోళం లేకుండా కనుక్కోవచ్చు ఈ i2 కరెంట్ యొక్క సమీకరణం మనం నోడ్ 1 వద్ద KCL సమీకరణంలో వాడడానికి అవసరము సమస్యను పరిష్కరించడానికి మనకు i2 కరెంట్ అవసరం దీని విలువ 2 నేను దీనిని శుభ్రపరుస్తాను ఇప్పుడు మనం ఇచ్చిన సర్క్యూట్ యొక్క నోడ్1 వద్ద KCL సూత్రాన్ని ఉపయోగించాలి నోడ్1 KCL సమీకరణం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఒక 9 ఆంపియర్ల కరెంట్ మూలం ఉంది నోడ్1 వద్ద ఈ 9 ఆంపియర్ల కరెంట్ లోపలికి ప్రవహిస్తోంది ఇప్పుడు మనం నోడ్1 వద్ద KCL సమీకరణం ఇక్కడ వ్రాద్దాము ఈ 9 ఆంపియర్ల కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది మరియు మరొక కరెంట్ i3 ఇది i2 మరియు ఈ i1 కరెంట్ ఇవి అన్నీ నోడ్ నుండి బయటికి ప్రవహిస్తున్నాయి కాబట్టి KCL సమీకరణం i1 i2 i3 9 ఎందుకంటే KCL సూత్రం ప్రకారంగా నోడ్1 లోపలికి వచ్చే 9 ఆంపియర్ల కరెంట్ బయటికి వెళ్ళే i1 i2 i3 మొత్తానికి సమానం i2 మనకు తెలుసు ఇప్పుడు i1 కనుక్కోవాలి ఇది v1 మరియు ఇది రిఫరెన్స్ నోడ్ గ్రౌండ్ దీని విలువ సున్నా కాబట్టి i1 విలువ v1ను 5తో భాగిస్తే వస్తుంది i3 ఈ విధంగా v1 నుండి v2కి 4 Ω ల నిరోధకత ద్వారా ప్రవహిస్తోంది కాబట్టి నేను ఇక్కడ వ్రాస్తున్నాను i3 విలువ ను 4తో భాగిస్తే వస్తుంది ఇప్పుడు ఈ వోల్టేజ్ రూపంలో ఉన్న కరెంట్ విలువలను నోడ్1 KCL సమీకరణంలో ఉపయోగిస్తే మనకు మొదటి సమీకరణం వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే నోడ్1 వద్ద KCL సూత్రం ఉపయోగిస్తే మనకు ఈ సమీకరణం వస్తుంది మరియు ఈ సమీకరణంలో కరెంట్లు వోల్టేజ్ రూపంలో ఉన్నాయి నేను i2 2 చెప్పాను దీనిని సరళీకృతం చేస్తే మనకు సమీకరణం 1 వస్తుంది అదే విధంగా నోడ్2 వద్ద KCLను వర్తింప చేయాలి దీనిని నేను శుభ్రపరుస్తాను ఇప్పుడు నేను మీకు అర్థం అవ్వడం కోసం నెమ్మదిగా చెబుతున్నాను తరువాత వేగాన్ని పెంచుతాను లేకపోతే మనకు సమయం సరిపోదు ఇప్పుడు నోడ్2 చూద్దాము కాబట్టి ఇక్కడ నోడ్2 లోపలికి ఒక 4 ఆంపియర్ల కరెంట్ ప్రవహిస్తోంది ఇది 4 ఆంపియర్లు మరియు KCL సూత్రం నోడ్2 వద్ద ఉపయోగిస్తే 4 మరియు i2 ఈ రెండు కరెంట్లు నోడ్2 లోపలికి ప్రవహిస్తున్నాయి కాబట్టి i2 4 లోపలికి వస్తుంది మరియు ఇక్కడ మరొక కరెంట్ ఉంది ఈ i3 కరెంట్ కూడా నోడ్2 లోపలికి ప్రవహిస్తోంది కనుక i3 ఇక్కడ i4 కరెంట్ నోడ్ నుండి బయటికి వెళ్తోంది కాబట్టి 4 i2 i3 i4 ఇందులో i3 కరెంట్ విలువ 4 మరియు i4 విలువ 10 అంటే i4 v2 10 i2 కరెంట్ యొక్క సమీకరణం మనం ముందుగానే 2 అని కనుక్కున్నాము కాబట్టి వీటన్నిటిని KCL సమీకరణంలో ప్రతిక్షేపిస్తే దీనిని నేను శుభ్రపరుస్తాను కాబట్టి నోడ్2 వద్ద ఇది మన సమీకరణం సరళీకృతం చేశాక మనకు 15v1 17v2 40 వస్తుంది ఇప్పుడు ఈ రెండు సమీకరణాలను పరిష్కరించండి v1 మరియు v2 విలువ తెలుస్తుంది v1 50 వోల్ట్లు మరియు v2 30 వోల్ట్లు లభిస్తుంది i1 కరెంట్ విలువ v15 కనుక 10 ఆంపియర్లు మరియు i2 2 కనుక దీని విలువ 6 ఆంపియర్లు వస్తుంది అంటే కరెంట్ మనం సర్క్యూట్లో చూపిన దానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది మనం ఈ కరెంట్ను వ్యతిరేక దిశలో తీసుకున్నాము మరియు i3 5 ఆంపియర్లు i4 3 ఆంపియర్లు ఈ సమస్యను పరిష్కరించడంలో మీకు ఎలాంటి అస్పష్టత ఉండకూడదు ఈ సమస్యలు పరిష్కరించడం మీకు అర్ధం అయితే ఈ అవగాహన క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది నేను దీనిని శుభ్రం చేస్తాను మరొక సమస్యను తీసుకుంటే ఈ 3 19 చిత్రంలోని సర్క్యూట్ యొక్క నోడ్ వోల్టేజ్లు v1 v2 v3 v4 విలువలు కనుక్కోవాలి కాబట్టి v1 v2 v3 v4 వీటిని కనుక్కోవాలి ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి మీరు ఈ సమస్యను పరిష్కరించే ముందు ఈ సమస్యలోని సర్క్యూట్ని జాగ్రతగా చూడండి ఇక్కడ వాస్తవానికి ఒక కామన్ నోడ్ ఎందుకంటే ప్రాధమికంగా ఈ రెండు శాఖలు ఒకే నోడ్కి అనుసంధానించబడ్డాయి ఇది v3 అయితే ఇది కూడా v3 అదేవిధంగా ఈ రెండు నోడ్లు కామన్ నోడ్ ఎందుకంటే వీటి మధ్యలో ఎటువంటి విద్యుత్ మూలకాలు లేవు అదే విధంగా విద్యుత్ మూలకాలు లేనందువల్ల ఈ రెండు బిందువులు కూడా కామన్ నోడ్ ఇక్కడ v4 అనుకుంటే ఇది కూడా v4 అవుతుంది ఇది నోడ్4 అనుకుంటే ఇది కూడా నోడ్4 ఇక్కడ మరొక నోడ్ వోల్టేజ్ v2ను కూడా కనుక్కోవాలి వీటిని కనుక్కునే ముందు మనం ఈ సర్క్యూట్లో ఉన్న నోడ్లు ఎన్నో తెలుసుకోవాలి ఇక్కడ మూడు నోడ్లు ఉన్నాయి మొదటిది ఇక్కడ ఉంది మరియు రెండవది v3 వోల్టేజ్ ఉన్న నోడ్ ఇక్కడ ఉంది చివరిది ఈ v4 వోల్టేజ్ కలిగిన నోడ్ ఇప్పుడు మనం KCLను వర్తింపచేద్దాము కాబట్టి దీనినిలో కరెంట్లను తెలుసుకున్నాక మనం v2 విలువ సులువుగా కనుక్కోవచ్చు వాస్తవానికి ఈ రెండు ఒక్కే కామన్ నోడ్కి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ సర్క్యూట్ చూడగానే మనం కామన్ నోడ్ ని తెలుసుకోవాలి ఈ సర్క్యూట్లో ఇక్కడ ఎటువంటి విద్యుత్ మూలకాలు లేనందు చేత దీనిని మనం కామన్ నోడ్ అని అనుకోవాలి దీనిని నేను శుభ్రం చేస్తాను ఇక్కడ మనకు ఒక వోల్టేజ్ మూలం ఉంది మరియు ఇక్కడ ఒక కరెంట్ మూలం కూడా ఉంది ఇది ఒక స్వతంత్ర కరెంట్ మూలం నేను దీనిని శుభ్రం చేస్తాను ఇప్పుడు మనం దీనిని ఎలా పరిష్కరించాలో చూద్దాము మనం చాలా సమస్యలను అభ్యాసం చేశాము కనుక నేను నేరుగా సమీకరణాన్ని వ్రాస్తున్నాను కాబట్టి నోడ్1 వద్ద KCL సూత్రం ఉపయోగిస్తే నోడ్1 వద్ద KCLను వర్తింపజేస్తే సర్క్యూట్లో ఈ క్రింద ఉన్నది గ్రౌండ్ నేను దీనిని మీకు మొత్తం సర్క్యూట్ కనిపించేలా సర్దుబాటు చేస్తాను ఇక్కడ మీరు చూస్తే i1 i2 రూపంలో ఇక్కడ ఏమి వ్రాయలేదు కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఈ క్రింద ఉన్నది గ్రౌండ్ ఇది మనం నోడ్1 ఇప్పుడు నోడ్1 వద్ద KCL సమీకరణం వ్రాస్తే మొదటిది v12 ఈ కరెంట్ నోడ్ నుండి బయటికి వెళ్తోంది ఈ కరెంట్ 2 Ω నిరోధకత ద్వారా బయటికి వెళ్తోంది కాబట్టి కరెంట్ v12 మరొక కరెంట్ v1 మరియు v3 మధ్యలో 1 Ω నిరోధకత ద్వారా బయటికి వెళ్తోంది ఇది నోడ్ నుండి పైకి వెళ్తోంది అంటే ఈ నోడ్1 నుండి ఈ కరెంట్ బయటికి ప్రవహిస్తోంది కాబట్టి ఈ 1Ω నిరోధకత వద్ద కరెంట్ 1 మరొక కరెంట్ కూడా బయటికి ప్రవహిస్తోంది అదే విధంగా ఇక్కడ ఒక 6 Ω నిరోధకత మరియు ఒక 40 వోల్ట్ల వోల్టేజ్ మూలం ఉంది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు ఈ శాఖ నుండి ప్రవహించే కరెంట్ ఎంత కనుక్కోవాలి కాబట్టి కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది అనుకుందాము నేను దీనిని శుభ్రం చేస్తాను మీకు స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇది మన కరెంట్ ఇక్కడ ఉన్నది గ్రౌండ్ కాబట్టి ఈ వోల్టేజ్ v1 గ్రౌండ్ కి సంబంధించి ఉంది కనుక v1 కి ఇది మరియు ఇది - అదే విధంగా v3 వోల్టేజ్ కూడా తీసుకుంటే ఇక్కడ v3 మరియు క్రింద - గుర్తు వస్తుంది ఒక్క క్షణం ఆగండి ఇక్కడ ఒక వోల్టేజ్ మూలం కూడా ఉంది ఇప్పుడు మనం KVL సూత్రాన్ని సవ్య దిశలో వర్తింపచేయాలి అప్పుడు 6 i తరువాత మనకు వోల్టేజ్ మూలం యొక్క - గుర్తు ముందుగా కనిపిస్తోంది కనుక 40 తరువాత సవ్య దిశలో వెళ్తే మనకు గుర్తు ముందుగా కనిపిస్తోంది కనుక v3 మరియు ఇక్కడ v1 వస్తుంది కనుక i కరెంట్ విలువ v1 40 v3 6 కాబట్టి ఈ కరెంట్ ఈ కరెంట్ మరియు ఈ కరెంట్ ఇవి అన్నీ నోడ్ నుండి బయటికి ప్రవహిస్తున్నాయి కనుక v1 2 1 ఇక్కడ ఉన్నi అంటే v1 40 v3 6 వీటన్నింటి మొత్తం 0కి సమానం మీకు అర్దమయ్యిందని ఆశిస్తున్నాను నేను దీనిని శుభ్రం చేస్తాను అదేవిధంగా నోడ్3 ఈ సర్క్యూట్లోని నోడ్3 వద్ద సమీకరణం ఈ v2 అనే బిందువు వద్ద మనం సమీకరణం వ్రాయము ఇది కేవలం మధ్యలో ఉన్న ఒక బిందువు ఇక్కడ v1 v3 మరియు v4 ఈ 3 నోడ్లు మాత్రమే ఉన్నాయి కనుక మనం v3 మరియు v4 వద్ద KCL సూత్రం ఉపయోగించి దానిని పరిష్కరించండి నేను మీకు అన్నీ కరెంట్లను వివరించాను కాబట్టి మనం నోడ్3 మరియు నోడ్4 వద్ద KCLను ఉపయోగిస్తే నోడ్3 వద్ద మనకు ఈ సమకరణం లభిస్తుంది మరియు అదే విధంగా నోడ్4 వద్ద KCLను ఉపయోగిస్తే ఈ సమీకరణం వస్తుంది వీటిని సరళీకృతం చేస్తే ఈ సమీకరణం 1 ఇది సమీకరణం 2 మరియు ఇది సమీకరణం 3 లభిస్తాయి కాబట్టి నోడ్3 మరియు నోడ్4 వద్ద KCLను ఉపయోగించి ఈ సమీకరణాలు ఎలా కనుక్కోవాలో మీకు అర్ధం అయ్యిందని ఆశిస్తున్నాను నేను ఇదే రకంగా ఉన్న చాలా ఉదాహరణలు చేసి చూపించాను మరియు వివిధ ఉదాహరణలు వివరించాను కనుక దీనిని మీరు అభ్యాసం చేయండి కాబట్టి ఈ సమీకరణాలను పరిష్కరిస్తే మనకు v1 10 వోల్ట్లు v3 20 వోల్ట్లు మరియు v4 15 వోల్ట్లు వస్తుంది ఈ విధంగా మనం v1 v3 మరియు v4 విలువలు కనుక్కున్నాము v2 వోల్టేజ్ విలువ కూడా మనం కనుక్కోవాలి ఈ శాఖ మధ్యలోనున్న v2 వోల్టేజ్ విలువను కనుక్కోవాలి ఈ మధ్యలో ఉన్న వోల్టేజ్ v2 కాబట్టి ఇది మరియు ఇది - మరియు ఇది v3 క్రింద ఉన్నది గ్రౌండ్ ఇప్పుడు KVLను ఉపయోగించాలి కాబట్టిఈ విధంగా సవ్య దిశలో వెళ్తే ముందుగా మనకు - గుర్తు వస్తుంది కనుక 40 v3 - v2 0 ఇందులో నుండి మనం v2 విలువ కనుక్కోవాలి v2 40 v3 కాబట్టి ఇందాక మనకి v3 విలువ 20 వోల్ట్లు వచ్చింది అందువల్ల v2 విలువ 40 20 20 వోల్ట్లు వస్తుంది నేను దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇక్కడ కూడా విషయం వ్రాసాము v2 40 20 20 వోల్ట్లు ఇక్కడ v3 విలువ 20 వోల్ట్లు కనుక v2 విలువ 20 వోల్ట్లు ఇప్పుడు మీకు ఏదైనా బిందువు వద్ద వోల్టేజ్ని ఎలా కనుక్కోవాలో అర్ధం అయ్యిందని ఆశిస్తున్నాను మీరు అభ్యాసం కొరకు ఈ సర్క్యూట్లోని మధ్యలో ఉన్న వోల్టేజ్లను మీరు కనుక్కోండి మరియు ఈ సర్క్యూట్లోని నిరోధకత ల నుండి వచ్చే పవర్ విలువని కనుక్కోండి ఇది అడిగిన ప్రశ్నలో లేదు మరియు నేను కూడా దీనిని కనుక్కోలేదు కాబట్టి మీరు ఈ 6 ఆంపియర్ల కరెంట్ మూలం మరియు 10 ఆంపియర్ల కరెంట్ మూలం మరియు ఇక్కడ ఉన్న 40 వోల్ట్ల వోల్టేజ్ మూలం నుండి వచ్చే పవర్ కనుక్కోండి ప్రతి నిరోధకత గ్రహించే పవర్ విలువ కనుక్కోండి మొత్తం సరఫరా అయ్యే పవర్ ప్రతి నిరోధకత గ్రహించే పవర్ల మొత్తానికి సమానమని చూడండి ఇవి రెండు విలువలు సమానం అయితే మీ సమాధానం సరైనది లేకపోతే ఎక్కడో ఏదో గణన లోపం జరిగి ఉంటుంది ఇది మీరు చేయవలసిన అభ్యాసం కాబట్టి దీనితో నోడ్ వోల్టేజ్ విశ్లేషణ పూర్తి అవుతుంది ఇంక మనం మెష్ విశ్లేషణ చూద్దాము మెష్ విశ్లేషణ అనేది మెష్ కరెంట్లను సర్క్యూట్ వేరియబుల్స్ గా ఉపయోగించి సర్క్యూట్ని విశ్లేషించడానికి ఒక సాధారణ విధానం వాస్తవానికి నోడల్ విశ్లేషణ లేదా మెష్ విశ్లేషణ ఉపయోగించాలా అనేది వాస్తవానికి పరిశీలనపై ఆధారపడి ఉంటుంది మనం ఎక్కడ తక్కువ సమీకరణాలు వస్తాయని పరిశీలించాలి అందువల్ల గణన సమయం తగ్గుతుంది మెష్ కరెంట్ను సర్క్యూట్ వేరియబుల్స్గా ఉపయోగిస్తున్నప్పుడు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఏకకాలంలో పరిష్కరించాల్సిన సమీకరణాల సంఖ్యను తగ్గిస్తుంది కాబట్టి లూప్ అనేది ఒక క్లోజ్డ్ పాత్ ఇది అండర్లైన్ చేశాను వలయము అనేది నోడ్ని కేవలం ఒకసారి తాకుతూ వెళ్ళే క్లోజ్డ్ పాత్ మెష్ ఒక లూప్ అయితే దానిలోని ఇతర లూప్లు ఉండవు కాబట్టి లూప్ అంటే ఏమిటో కొంతకాలం తరువాత చూద్దాము మెష్ లూప్ ఒకటే అనుకుంటాము కానీ కొంచెం తేడా ఉంది ఒక మెష్ అనేది కేవలం ఒకే లూప్ కానీ ఒక లూప్లో ఇతర లూప్ కూడా ఉండవచ్చు కానీ మెష్ ఒకే లూప్ అయినప్పుడు దాని లోపల వేరే లూప్ ఉండకపోవచ్చు కానీ ఒక లూప్లో ఇతర లూప్లు కూడా ఉండవచ్చు అది మనం తరువాత చూస్తాము అందువల్ల లూప్ అనేది ప్రతి నోడ్ని కేవలం ఒకసారి మాత్రమే తాకుతూ వెళ్ళే క్లోజ్డ్ పాత్ మెష్ ఒక లూప్ అయితే అందులో మరే ఇతర లూప్ ఉండదు కాబట్టి ఇది లూప్ మరియు మెష్ మధ్య ఉన్న స్వల్ప వ్యత్యాసం కాబట్టి ఇది మెష్ మరియు ఇది లూప్ నేను దీనిని శుభ్రపరుస్తాను నోడల్ విశ్లేషణ ఉపయోగించి ఇచ్చిన సర్క్యూట్ లో తెలియని వోల్టేజ్ కనుక్కోవడానికి KCLని వర్తింప చేయాలి అదే మెష్ విశ్లేషణలో KVLను ఉపయోగించాలి కాబట్టి నోడల్ విశ్లేషణలో KCLను ఉపయోగించడం మనం చూసాము ఇప్పుడు మెష్ విశ్లేషణలో తెలియని కరెంట్లను KVLతో కనుక్కోవాలి మెష్ విశ్లేషణ అనేది నోడల్ విశ్లేషణ అంత సాధారణమైనది కాదు ఎందుకంటే ఇది కేవలం కొన్ని సర్క్యూట్లకు మాత్రమే ఉపయోగించాలి మెష్ విశ్లేషణ వాస్తవానికి కేవలం ఒక ప్లానర్ సర్క్యూట్లకి మాత్రమే ఉపయోగించవచ్చు ఒక ప్లేన్లో వేయగలిగే సర్క్యూట్ను వాస్తవానికి ఒకదానికొకటి దాటని శాఖలు లేకుండా ప్లేన్లో గీయవచ్చు దీనిని ప్లానర్ సర్క్యూట్ అంటారు కాబట్టి ఒక ప్లేన్లో మనం సర్క్యూట్ని గీసి మరియు ఆ సర్క్యూట్లో శాఖలు ఒకదానికొకటి దాటకుండా ఉంటే దానిని ప్లానర్ సర్క్యూట్ అంటారు లేకపోతే అది నాన్ ప్లానర్ సర్క్యూట్ దీనికి మెష్ విశ్లేషణ వర్తించదు దీనిని నేను కొంచెం పైకి జరుపుతాను కాబట్టి ఒక సర్క్యూట్లో ఒక్క క్షణం ఆగండి కాబట్టి ఒక సర్క్యూట్లో క్రాసింగ్ శాఖలు ఉన్నపటికి అది ప్లానర్ సర్క్యూట్ అయితే మీరు దానిని క్రాసింగ్ శాఖలు లేకుండా మరలా గీసుకోవచ్చు మీకు క్రాసింగ్ శాఖలు ఉన్న సర్క్యూట్ చిత్రం ఇస్తే మీరు దానిని క్రాసింగ్ శాఖలు లేకుండా గీయగలిగితే అది ప్లానర్ సర్క్యూట్ నాన్ ప్లానర్ సర్క్యూట్లు నోడల్ విశ్లేషణతో పరిష్కరించవచ్చు కానీ అవి ఇక్కడ పరిగణించబడవు ఇక్కడ పుస్తకంలో అవి వ్రాసి ఉంది కానీ వాస్తవానికి అది పుస్తకం కాదు అధ్యాయం దీనిని అధ్యాయం అని చదవండి కొన్ని సార్లు పుస్తకం అని వ్రాసి ఉంటుంది కానీ పుస్తకం పూర్తి కాలేదు కాబట్టి అధ్యాయం అని చదవండి పుస్తకం అని చదవద్దు కాబట్టి విశ్లేషణను ఈ అధ్యాయంలో పరిగణించడం లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ఒక క్షణం ఆగండి అనేక చోట్ల పుస్తకం అని వ్రాసి ఉంటుంది కాని దానిని అధ్యాయం అని చదవండి కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ఈ సర్క్యూట్ చిత్రంలోని ఈ మార్గాలను చూడండి మెష్ మరియు లూప్ మధ్య వ్యత్యాసం తెలుసుకుందాము